ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ విశ్లేషణ మరియు డిజైన్ యొక్క మాడ్యూల్ 12 కు స్వాగతం చివరి మాడ్యూల్లో వస్తువుల స్వభావం గురించి చర్చించాము ఒక వస్తువు సాధారణంగా దాని స్థితి దాని ప్రవర్తన మరియు దాని గుర్తింపు ద్వారా వర్గీకరించబడుతుందని మేము గుర్తించాము కాబట్టి దానితో మనం ఇప్పుడు సిద్ధంగా ఉన్నాము మన వ్యవస్థలో మనకు కావలసినంత విభిన్న వస్తువులను గుర్తించగలుగుతాము మరియు ప్రతి వస్తువు దాని స్థితులను కలిగి ఉంటుంది ఇవి స్థిరమైన లక్షణాలు మరియు డైనమిక్ విలువల పరంగా ఉంటాయి మరియు ప్రతి వస్తువు ఇతర వస్తువులకు సేవలను అందించడానికి భిన్నమైన ప్రవర్తనను తెలుపుతుంది మరియు అవి వ్యవస్థను రూపొందించడానికి సంకర్షణ చెందుతాయి ప్రస్తుత మాడ్యూల్లో మనం వస్తువుల మధ్య సంబంధం గురించి ప్రత్యేకంగా మాట్లాడుతాము కాబట్టి ఈ మాడ్యూల్లోని మన లక్ష్యం వస్తువుల మధ్య సంబంధాన్ని అర్థం చేసుకుంటుంది ఇది ఎప్పటిలాగే మాడ్యూల్ రూపురేఖ ఇది ప్రతి స్లయిడ్ యొక్క ఎడమ వైపున కనిపిస్తుంది కాబట్టి మేము దాని ప్రకారం ముందుకు వెళ్తాము వస్తువుల సంబంధాల పరంగా మొత్తం వ్యవస్థలో మనకు ఉనికిలో ఉన్న అనేక విభిన్న వస్తువులు ఉంటాయని మనం గమనించాలి కానీ ఒంటరిగా ఉన్న వస్తువు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వస్తువులు ఏ ఆసక్తికరమైన వ్యవస్థను అందించవు విశ్లేషణ లేదా రూపకల్పనకు ఇది ఆసక్తికరమైన పరిస్థితి కాదు కానీ వస్తువులు కలిసి వచ్చినప్పుడు అవి పరస్పర సంబంధం కలిగివుంటాయి అవి వివిధ మార్గాల్లో అనుబంధ లింక్ను పొందుతాయి అప్పుడు అవి నిజంగా ఆసక్తికరమైన లక్షణాలను చూపించడం ప్రారంభిస్తాయి వారు మేము రూపకల్పన చేస్తున్న మొత్తం సంక్లిష్ట వ్యవస్థకు కీలకమైన సామర్థ్యాలను ఇవ్వడం ప్రారంభిస్తారు ఒక ఉదాహరణ కోసం చెప్పండి ఇక్కడ నేను ఒక విమానాన్ని చూపిస్తాను ఇది మొత్తం విమానం అని మీరు చూడగలిగినట్లుగా ఉంది మరియు దీనికి కాక్పిట్ ఇంజిన్ రెక్కలు రెండు వైపులా ఫ్లడ్డర్లు మరియు స్లేట్లు మొదలైనవి ఉన్నాయి ఆ విమానంలో అనేక విభిన్న వస్తువులు ఉన్నాయి ఇప్పుడు మనం ఈ వస్తువును ఒక్కొక్కటిగా పరిశీలిస్తే వారు తమకు కొంత సంక్లిష్టమైన ప్రవర్తన కలిగి ఉంటారు కాని ప్రతి ఒక్కరితో తాము నిజంగా ఏమీ సాధించలేము మనం వారందరినీ కలిపి ఒకే విమానంలో కనెక్ట్ చేసి ప్రజలను ఎగురుతూ తీసుకువెళ్ళగలము కాబట్టి సంబంధాలు ప్రధానంగా వస్తువులు ఎలా పరస్పరం అనుసంధానించబడతాయి మరియు తమ మధ్య ఎలా ప్రవర్తిస్తాయి అనే దాని గురించి మాట్లాడాలి ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ పారాడిగ్మ్ పరంగా మేము వస్తువుల కోసం రెండు ముఖ్యమైన సంబంధాల గురించి మాట్లాడుతాము వీటిని లింకులు అని పిలుస్తారు మరియు తరచుగా వాటిని అసోసియేషన్లుగా కూడా సూచిస్తారు మరియు మరొకటి అగ్రిగేషన్ కాబట్టి మొదట లింకుల గురించి మాట్లాడుదాం లింక్ అనేది వస్తువుల మధ్య భౌతిక లేదా సంభావిత కనెక్షన్ కాబట్టి నేను విమానం గురించి మాట్లాడినట్లుగా భౌతికంగా అనుసంధానించబడిన రెండు వస్తువులు ఉండవచ్చు ఆ విమానం యొక్క కాక్పిట్ శరీరం మరియు ఇంజిన్ భౌతికంగా అనుసంధానించబడి ఉంటాయి కాబట్టి అవి రెండు వస్తువుల మధ్య సంభావిత సంబంధం ఉండవచ్చు నేను ఒక వ్యక్తిని కాబట్టి పేరు పుట్టిన తేదీ హోదా అనుబంధం మరియు మొదలైనవి ఉన్న ఒక వస్తువు పరంగా నన్ను వివరించవచ్చు నా ఖాతాలో ఖాతా రకం లావాదేవీలు వేర్వేరు ఖాతా బ్యాలెన్స్ మొదలైనవి ఉన్న కొన్ని బ్యాంకులో నాకు బ్యాంక్ ఖాతా ఉంది కాబట్టి నాకు మరియు నా ఖాతాకు మధ్య సంబంధం ఉంది ఇది కూడా ఒక రకమైన లింక్ కాని ఈ లింక్ ఒక సంభావిత చిత్రం నాకు మరియు నా ఖాతాకు మధ్య భౌతిక సంబంధం లేదు కాని ఖచ్చితంగా నేను నా ఖాతాకు సంబంధించినది నా ఖాతా నాకు సంబంధించినది కనుక ఇది లింకుల ప్రాథమిక సంజ్ఞామానం ఒక వస్తువు ఇతర వస్తువులతో సహకరిస్తుంది కాబట్టి ఇది అధికారిక పరంగా ఒక వస్తువు దాని లింకుల ద్వారా ఇతర వస్తువుతో సహకరిస్తుంది మరియు మనం తిరిగి సూచిస్తే ఈ లింకులు ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ సిస్టమ్స్ యొక్క ప్రాథమిక నమూనాను గుర్తుకు తెస్తాయి క్లయింట్ సర్వర్ మోడల్ ఇక్కడ రెండు వస్తువులకు ఒక సేవ అవసరం మరియు మరొకటి సేవను అందిస్తుంది సేవ అవసరమయ్యే క్లయింట్ అని మేము పిలిచేది మరియు సర్వర్ ఆబ్జెక్ట్ అవసరమైన వాటిని సాధించడానికి తమ మధ్య సందేశాలను పంపుతుంది కాబట్టి సందేశాలు ఒక వస్తువు నుండి మరొక వస్తువుకు ఎక్కడికి వెళ్ళవచ్చో లింకులు తప్పనిసరిగా చూపుతాయి ఇది సందేశం యొక్క సేవా రకమైన సందేశం లేదా అనువర్తనం యొక్క ఉపయోగ రకంగా ఉండవచ్చు లేదా ఇది ఒక వస్తువు నుండి మరొక వస్తువుకు నావిగేషన్ కావచ్చు కాబట్టి లింక్ ప్రాథమికంగా రెండు లేదా అంతకంటే ఎక్కువ వస్తువుల మధ్య పరస్పర సంబంధాల ప్రాతినిధ్యం ఈ లింక్లలో చాలా తరచుగా కొన్ని గ్రాఫికల్ సంజ్ఞామానం లో వర్ణించబడతాయి మరియు మేము దీనిని పరిచయం చేయటం ప్రారంభిస్తాము మరియు నెమ్మదిగా ఈ సంజ్ఞామానం యొక్క మెరుగుదలలు మనకు కారణమవుతాయని తరువాతి దశలో చూస్తాము ఏకీకృత మోడలింగ్ భాషా రేఖాచిత్రాలు UML రేఖాచిత్రాలు కాబట్టి ఇక్కడ మనం ప్రతి సరళమైన సంజ్ఞామానం తో ప్రారంభిస్తున్నాను ఇక్కడ నాకు ఒక వస్తువు ఉంది ఇది దీర్ఘచతురస్రాకార పెట్టెగా చూపబడింది మరొక వస్తువు ఉంది మరియు వాటిని అనుసంధానించే లింక్ ఉంది కాబట్టి ఆబ్జెక్ట్ A మరియు ఆబ్జెక్ట్ B ల మధ్య ఒక సంబంధం ఉందని ఇది చెబుతుంది మరియు ఈ సందర్భంలో దయచేసి ఒక దిశ ఇవ్వబడిందని గమనించండి కనుక ఇది లింక్ ప్రత్యక్షమైనది ఆబ్జెక్ట్ A ఒక సేవను అందించడానికి ఆబ్జెక్ట్ B ని అడగవచ్చని ఇది చెప్పింది కాబట్టి ఆబ్జెక్ట్ A సందేశాన్ని పంపగలదు లేదా ఆబ్జెక్ట్ B అందించే సేవలను ప్రారంభించగలదు కాబట్టి ఆబ్జెక్ట్ A నుండి ఆబ్జెక్ట్ B కి అభ్యర్థన సందేశాన్ని పంపే పరంగా ఇది జరుగుతుంది అందువల్ల ఇక్కడ రెండు రకాల దిశాత్మకత ఉంది ఒకటి ఈ వస్తువును ఎవరు అభ్యర్థిస్తున్నారో మరియు ఈ వస్తువు ప్రతిస్పందిస్తున్నట్లు చూపించే లింక్ యొక్క దిశ ఆపై మేము సందేశం వెళ్లే దిశను ఖచ్చితంగా చూపిస్తున్నాము అభ్యర్థిస్తున్న క్లయింట్ ఆబ్జెక్ట్ సర్వర్ ఆబ్జెక్ట్కు సందేశాన్ని పంపాలి తద్వారా ఆ దిశ లింక్ యొక్క దిశకు సమానంగా ఉంటుంది ఇప్పుడు కొన్ని సందర్భాల్లో రిసీవర్ ఆబ్జెక్ట్ లేదా సర్వర్ ఆబ్జెక్ట్ కొంత ఫలితం లేదా కొంత ప్రతిస్పందనను తిరిగి పంపించాల్సి ఉంటుంది కాబట్టి ఐచ్ఛికంగా లింక్ యొక్క రివర్స్ దిశలో వెళ్ళే సందేశం ఉండవచ్చు కాబట్టి ఒక వైపు లింక్ ఎవరు క్లయింట్ అని చూపిస్తుంది మరియు సర్వర్ ఎవరు ఎవరు అభ్యర్థిస్తున్నారు మరియు ఎవరు సేవ చేస్తున్నారు దానిపై సందేశ దిశ తప్పనిసరిగా లింక్ యొక్క దిశలో ఉండవచ్చు ఎందుకంటే అభ్యర్థన ఎలా ఉంటుంది కానీ ఒక నిర్దిష్ట లింక్ ద్వారా సందేశాల ద్వి దిశాత్మక ప్రవాహం కూడా ఉండవచ్చు కాబట్టి దీనితో మనం చాలా సరళమైన ఉదాహరణను చూద్దాం కాబట్టి ఫ్లో కంట్రోల్ సిస్టమ్స్ గురించి మూడు వస్తువులు ఉన్నాయి ఒక వాల్వ్ ఉంది కనుక ఇది ప్రాథమికంగా అనువర్తనం ఇలా ఉంటుంది దీని ద్వారా నీరు ప్రవహించే పైపు ఉండవచ్చు మరియు మీరు ప్రవాహాన్ని పెంచగలరని ఆ ప్రవాహాన్ని నియంత్రించాల్సిన అవసరం ఉంది మీరు ప్రవాహం మొత్తాన్ని తగ్గించవచ్చు కాబట్టి మీరు చేసే వస్తువును వాల్వ్ అంటారు మరియు ఖచ్చితంగా మేము ఇక్కడ ఫ్లో కంట్రోలర్గా మోడల్ చేసే ఒక వస్తువు ఉంది అతను ఎంత ప్రవాహం జరుగుతుందో నిర్ణయిస్తాడు తద్వారా వాల్వ్ను నియంత్రిస్తుంది తద్వారా ఇది జరుగుతున్న ప్రవాహాన్ని సర్దుబాటు చేయగలదు మరియు మూడవది మనం కూడా ఒక రకమైన వస్తువు గురించి మాట్లాడుతున్నాము డిస్ప్లే ప్యానెల్ అక్కడ ఏమి జరుగుతుందో ప్రస్తుత ప్రవాహం ఏమిటో మనం చూడవచ్చు ఇది ఒక సరళమైన మోడల్ కాబట్టి నేను దీనిని ప్రవాహ నియంత్రణ వ్యవస్థ పరంగా పేర్కొంటున్నానని మీరు అనుకోవచ్చు మా వద్ద ఉన్న ఎలక్ట్రికల్ మీటర్ల పరంగా మీరు కనుగొన్నది ఇదే కాబట్టి మనం దీని యొక్క ప్రత్యేకతలను పరిశీలిస్తే నేను ఇప్పటికే చెప్పినట్లుగా దీనికి మూడు వస్తువులు ఉన్నాయి ప్రవాహ నియంత్రణ వస్తువు వాల్వ్ వస్తువుకు లింక్ను కలిగి ఉంది నేను ఈ ప్రత్యేకమైన లింక్ గురించి మాట్లాడుతున్నాను మరియు ఈ లింక్ యొక్క దిశ ప్రవాహ నియంత్రణ వస్తువు వాల్వ్ వస్తువుకు సందేశాలను పంపగలదని చెబుతుంది కాబట్టి ఇది సర్దుబాటు వంటి సందేశాలు కాబట్టి వాల్యూమ్ కంట్రోల్ వాల్యూమ్ తగ్గుతుందని మీరు సర్దుబాటు చేస్తారని ఫ్లో కంట్రోల్ చెబుతుంది మీరు నిర్దిష్ట సంఖ్యలో యూనిట్ల ద్వారా వాల్యూమ్ను పెంచవచ్చు కాబట్టి ఫ్లో కంట్రోల్ ఆబ్జెక్ట్ నుండి వాల్వ్ ఆబ్జెక్ట్కు లింక్ ఇది క్లయింట్గా పనిచేయగలదని చూపిస్తుంది మరియు ఇది సర్వర్గా పనిచేసేటప్పుడు అడగండి ప్రవాహాన్ని సర్దుబాటు చేయమని అడుగుతుంది వేరే విధంగా ఫ్లో కంట్రోల్ ఆబ్జెక్ట్ నుండి డిస్ప్లే ప్యానెల్ ఆబ్జెక్ట్కు లింక్ ఉంది ఫ్లో కంట్రోల్ ఆబ్జెక్ట్ ప్రవాహాన్ని సర్దుబాటు చేసినప్పుడు ప్రవాహ నియంత్రణ వస్తువు సందేశాన్ని డిస్ప్లే ప్యానెల్కు పంపుతుంది ఇది జరగబోయే ప్రవాహం అవుతుందని ప్రదర్శించడానికి లేదా ప్రవాహ నియంత్రణ వాల్వ్కు ఇది సర్దుబాటు అని సందేశాన్ని పంపుతుంది మరియు కొత్త ప్రవాహానికి సర్దుబాటు అవుతున్నప్పుడు వాల్వ్ డిస్ప్లే ప్యానల్కు సందేశాన్ని పంపుతుంది మరియు ఆ సందేశాన్ని చూపిస్తుంది కాబట్టి ఈ లింక్ వాల్వ్ నుండి డిస్ప్లే ప్యానెల్కు సందేశం కూడా ఉంటుందని చూపిస్తుంది కాబట్టి విభిన్న వస్తువులను తమ మధ్య ఎలా అనుసంధానించవచ్చో చూపించడానికి ఇది ప్రాథమిక మార్గం కాబట్టి మేము ఫ్లో కంట్రోలర్ను మార్పిడి చేసే సందేశాలను పరిశీలిస్తే ఇక్కడ మళ్ళీ వాల్వ్ ఆబ్జెక్ట్పై ఆపరేషన్ను ప్రేరేపిస్తుంది దయచేసి సందేశం ద్వి దిశాత్మకమైనదని గమనించండి ఎందుకంటే అది వాల్వ్ను ఏదైనా చేయమని అభ్యర్థిస్తోంది కనుక ఇది సర్దుబాటు చేయబడితే అప్పుడు ఫ్లో కంట్రోలర్ సరే సర్దుబాటు చేసి రెండు యూనిట్ల ద్వారా పెంచండి మూడు యూనిట్ల ద్వారా తగ్గించండి కానీ అది మూసివేయబడిందని వాల్వ్ వస్తువుకు వేరే సందేశాన్ని పంపాలని అనుకుందాం కనుక ఇది వాల్వ్ పనిచేస్తుందా లేదా అది మూసివేయబడిందా అని తనిఖీ చేయడానికి ప్రయత్నిస్తోంది కాబట్టి సహజంగా ఫ్లో కంట్రోలర్ అవసరం ఇప్పుడు ఈ సందర్భంలో వాల్వ్ ఆబ్జెక్ట్ యొక్క స్థితి ఏమిటి అది ప్రవహిస్తుందా లేదా అది మూసివేయబడితే అది ఆగిపోతుంది కాబట్టి సందేశాన్ని పంపే ఒకే దిశ ఉన్నప్పటికీ అది మూసివేయబడింది ఇది ఒక సందేశాన్ని ఆశిస్తుంది ఇది నిజం లేదా తప్పుడు ఏదో చెప్పవచ్చు కాబట్టి ఈ సందర్భంలో సందేశ ప్రవాహం ద్వి దిశాత్మకమైనది కావచ్చు ఒక దిశ యొక్క ఒకే లింక్లో వాటి మధ్య ఎగురుతున్న సందేశాల యొక్క బహుళ దిశలు ఉండవచ్చు ఇప్పుడు మనం కూడా వర్గీకరిస్తాము కాబట్టి ఇది సందేశాలను ఎలా ప్రవహిస్తుందో పరిశీలించాము సందేశ ప్రవాహం యొక్క ఈ లింక్ రేఖాచిత్రం నుండి ఇప్పుడు లింకుల ద్వారా వస్తువులను కనెక్ట్ చేసే విషయంలో ఇది ఎలా వర్ణిస్తుంది ఈ పాల్గొనే వస్తువులు లింక్ పరంగా పోషించే పాత్ర గురించి మనం మాట్లాడవచ్చు కాబట్టి ఫ్లో కంట్రోలర్ వంటి కొన్ని వస్తువులు ప్రాథమికంగా ఇతరులకు కొన్ని సేవలను పొందడానికి సందేశాలను పంపుతాయి అయితే ఫ్లో కంట్రోలర్ ఎవరికీ సేవ చేయదు కాబట్టి అలాంటి వస్తువులను నియంత్రిక వస్తువులు లేదా క్రియాశీల వస్తువులు అంటారు వారు రకమైన వ్యవస్థను నియంత్రిస్తారు వారు రకమైన వ్యవస్థను డ్రైవ్ చేస్తారు క్రియాశీల వస్తువుల నిర్వచనం ఏమిటో మనం మరింత ప్రత్యేకంగా చూస్తాము ఈ సందర్భంలో ప్రవాహ నియంత్రణను వర్గీకరించేది ఇతర వస్తువులు దానిపై పనిచేయవు కానీ ఫ్లో కంట్రోలర్ వాల్వ్ మరియు డిస్ప్లే ప్యానెల్పై పనిచేస్తుంది మరోవైపు డిస్ప్లే ప్యానెల్ ఇతర వస్తువుపై పనిచేయదు ఇది వేరొకరి నుండి సేవను అడగదు ఇది ఇతరులకు సేవలను అందిస్తుంది అంటే ఫ్లో కంట్రోలర్ కొంత సమాచారాన్ని ప్రదర్శించమని అడుగుతుందా లేదా అది వాల్వ్ అడుగుతున్న ప్రవాహం రేటును ప్రదర్శించమని అడుగుతుందా లేదా అది ప్రదర్శిస్తుంది కాబట్టి సేవలను మాత్రమే అందించే ఇటువంటి వస్తువులను సర్వర్ ఆబ్జెక్ట్స్ అని పిలుస్తారు మరియు మీరు వాల్వ్ వస్తువును చూస్తే వాల్వ్ ఆబ్జెక్ట్ వాస్తవానికి రెండింటినీ చేస్తుంది ఇది ప్రవాహ నియంత్రణకు సేవను అందిస్తుంది ఎందుకంటే ఇది ప్రవాహ నియంత్రణకు సందేశాన్ని అందుకోగలదు ఎందుకంటే అది మూసివేయబడిందా లేదా తెరిచి ఉందా అని ప్రవాహ నియంత్రణకు ప్రతిస్పందించడానికి ప్రవాహాన్ని సర్దుబాటు చేస్తుంది అదే సమయంలో వాల్వ్లో జరుగుతున్న ప్రవాహ మొత్తాన్ని ప్రదర్శించడానికి వాల్వ్ యొక్క స్థితిని ప్రదర్శించడానికి ప్రదర్శన ప్యానెల్కు అభ్యర్థనను పంపవచ్చు కాబట్టి ఇవి ఒక రకమైన వస్తువులు అదే సమయంలో వేరే వస్తువుపై పనిచేయగలవు మరియు ఇతర వస్తువులచే నిర్వహించబడతాయి వీటిని ప్రాక్సీ వస్తువులు అంటారు కాబట్టి మేము ప్రధానంగా మూడు పాత్రల నియంత్రిక లేదా క్రియాశీల వస్తువు ప్రవాహాన్ని కలిగి ఉన్నాము వారు సేవలను మాత్రమే అడుగుతారు వీటిని సాధారణంగా క్లయింట్లు అంటారు ఇతరుల నుండి సేవ నుండి అడగకుండానే ఇతరులకు ప్రధానంగా సేవలను అందించే సర్వర్ వస్తువులు మన వద్ద ఉన్నాయి వీటిని సర్వర్ ఆబ్జెక్ట్స్ అని పిలుస్తారు మరియు ప్రాక్సీ వస్తువులు వాటి మిశ్రమం ఈ విభిన్న వస్తువులను ఎలా అమలు చేయాలో కనుగొనడంలో మేము తరువాత చూసే గుర్తింపు పాత్ర మాకు సహాయపడుతుంది మనం తెలుసుకోవలసిన తదుపరి పరామితి ఏమిటంటే వస్తువులకు దృశ్యమానత కారకాలు కూడా ఉన్నాయి ఉదాహరణకు ఫ్లో కంట్రోలర్ ఆబ్జెక్ట్ వాల్వ్కు సందేశ అభ్యర్థనను పంపాలి సహజంగా అంటే ఫ్లో కంట్రోలర్ తప్పనిసరిగా వాల్వ్ వస్తువును చూడగలగాలి వాల్వ్ ఆబ్జెక్ట్ ఎక్కడ ఉందో ఫ్లో కంట్రోలర్ తెలుసుకోవాలి మరియు అది ఆ సందేశాన్ని పంపగలగాలి దృశ్యమానత అంటే ప్రాథమికంగా అది అభ్యర్థనను పంపగలదా అని సందేశాన్ని పంపగలదా అని అర్థం కాబట్టి వస్తువుల మధ్య లింకులు మాత్రమే సందేశాన్ని పంపే అవకాశం ఉందా అని చెప్పడం చాలా ముఖ్యం కాని వ్యవస్థలో ఉన్న మొత్తం వస్తువుల కొలనులో వాటి మధ్య సరైన దృశ్యమానత ఉందని నిర్ధారించుకోవాలి పబ్లిక్ దృశ్యమానత ప్యాకేజీ దృశ్యమానత రక్షిత దృశ్యమానత మరియు ప్రైవేట్ దృశ్యమానత ద్వారా తెలిసిన నాలుగు రకాల దృశ్యమానత ఉన్నాయి మేము ఇక్కడ చాలా వివరించము మేము వేర్వేరు మాడ్యూళ్ల క్లాస్ ల గురించి చర్చించిన తరువాత తరువాతి మాడ్యూల్లో దీనికి తిరిగి వస్తాము వస్తువు మధ్య సంబంధానికి సంబంధించి తదుపరి భావన సమకాలీకరణ భావన మరియు ఇది మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవలసిన ఒక భావన ఎందుకంటే ఇది సాధారణ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్కు కొద్దిగా భిన్నంగా ఉంటుంది ఇక్కడ మేము ఒక కోడ్ వ్రాసినట్లు మాకు తెలుసు మరియు మీరు సి లేదా జావా రకమైన భాష వ్రాసినట్లయితే మేము దానిని అమలు చేయడం ప్రారంభిస్తాము అప్పుడు మాకు తెలుసు అమలు ప్రారంభమయ్యే ప్రధాన ఫంక్షన్ ఉంది వేర్వేరు విధులు అంటారు మరియు పని ఈ ప్రత్యేకమైన ప్రధాన ఫంక్షన్ ముగిసినప్పుడు ముగుస్తుంది ఒక వస్తువు ఆధారిత వ్యవస్థ పరంగా అది వచ్చినప్పుడు దయచేసి మనకు బహుళ వస్తువులు ఉన్నాయని గుర్తుంచుకోండి కాబట్టి మనం మోడల్ను చూడటానికి ప్రయత్నిస్తే మనకు బహుళ వస్తువులు ఉన్నాయి నేను చాలా తరచుగా ఇలాంటి బొమ్మలను గీసాను మాకు బహుళ వస్తువులు ఉన్నాయి మరియు వస్తువులు వారు పోస్ట్ బ్యాక్ స్పందనను పంపుతున్న సందేశాలను పంపుతున్నాయి కాబట్టి మనకు కావలసింది క్లయింట్ అయిన ఒక వస్తువు O2 కు ఒక సందేశాన్ని పంపుతున్నప్పుడు ఆబ్జెక్ట్ O1 మరియు O2 రెండూ తప్పనిసరిగా అమలులో ఉండాలి ఇది మీరు ఇంతకు ముందు వ్రాసిన మరియు అమలు చేసిన సాధారణ ప్రోగ్రామ్ల మాదిరిగా కాకుండా సీక్వెన్షియల్ ప్రోగ్రామ్లు లేదా సింగిల్ థ్రెడ్ ప్రోగ్రామ్లు అని పిలుస్తారు ఇక్కడ మనకు వేర్వేరు వస్తువులతో సంబంధం ఉన్న వేర్వేరు మరణశిక్షలు అవసరం ఎందుకంటే ఈ సమయంలో O1 తన కార్యకలాపాలను 01 చేస్తున్నప్పుడు అదే సమయంలో O2 దాని కార్యకలాపాలను కూడా చేయాల్సి ఉంటుంది కాబట్టి వీటిని సాధారణంగా పంపిణీ వ్యవస్థలు లేదా ఏకకాలిక వ్యవస్థలు అని పిలుస్తారు సమకాలీకరణ అవసరం ఉందని మీరు కలిగి ఉన్నప్పుడు ఎందుకంటే రెండు థ్రెడ్లు చేస్తున్నప్పుడు లేదా అంతకంటే ఎక్కువ థ్రెడ్లు ఒకే వస్తువులపై లేదా ఒకే వస్తువుల మీద పనిచేయడానికి ప్రయత్నిస్తుంటే వాటిపై వేర్వేరు వస్తువులు నడుస్తున్నందున అప్పుడు ఎల్లప్పుడూ సమస్య యొక్క ప్రశ్న ఉంటుంది ఆపరేషన్ సరైన మార్గంలో చేయబడిందా లేదా అనేది ఆపరేషన్ సరైనది కాబట్టి దీన్ని మరింత వివరించడానికి మేము త్వరలో ఒక ఉదాహరణను చర్చిస్తాము కానీ దీనికి ముందు సమకాలీకరణ చేస్తున్నప్పుడు సందర్భంలో రెండు వేర్వేరు రకాల వస్తువులను పరిచయం చేద్దాం వాటిని క్రియాశీల వస్తువులు మరియు నిష్క్రియాత్మక వస్తువులు చేస్తున్నప్పుడు అంటారు క్రియాశీల వస్తువు ఇది నిర్వచనం మరియు క్రియాశీల వస్తువు ఒక థ్రెడ్లో పరస్పర చర్యను ప్రేరేపిస్తుంది అంటే క్రియాశీలక వస్తువు ఏదో ఒకటి చేయవలసి ఉంటుందని స్వయంగా నిర్ణయిస్తుంది మరియు మేము దానిని చేయడం ప్రారంభిస్తాము కాబట్టి క్రియాశీల వస్తువు నడుస్తున్న థ్రెడ్ దాని స్థితిని మార్చుకుంటుంది మరియు ఇతర వస్తువులకు సందేశాన్ని పంపడం ఏమైనా చేస్తుంది సహజంగానే వారు ఇతర వస్తువులపై నియంత్రణను నిర్వహించడానికి బాధ్యత వహిస్తారు ఎందుకంటే వారు ఏమి చేయాలో నిర్ణయిస్తున్నారు ఇతర మాటలలో మేము వారిని క్లయింట్లుగా పిలుస్తాము క్లయింట్ ఒక ప్రాజెక్ట్కు సభ్యత్వాన్ని పొందిన క్లయింట్ పరిస్థితిని ఎదుర్కోవటానికి మీలో కొంతమంది పరిస్థితి ఉండవచ్చు మీరు ప్రాజెక్ట్ కోసం మీకు చెల్లిస్తారు మరియు మీరు క్లయింట్ కు సేవలను అందించాలి విషయాలు ఎప్పుడు జరుగుతాయో మీరు నిర్ణయించరని సహజంగా మీకు తెలుసా క్లయింట్ దానిని నిర్ణయిస్తుంది మరియు దాని ఆధారంగా మీరు స్పందించాలి కాబట్టి క్రియాశీల వస్తువు యొక్క భావన దానికి చాలా పోలి ఉంటుంది దీనికి విరుద్ధంగా నిష్క్రియాత్మక వస్తువులు సందేశాలను ప్రాసెస్ చేయడానికి నిష్క్రియాత్మకంగా వేచి ఉంటాయి వారు స్వయంగా ఏదైనా చేయటం ప్రారంభించరు వారు తమ స్థితిని మార్చుకోరు క్లయింట్ నుండి కొంత సందేశం వస్తే అవి వింటున్న థ్రెడ్లలో ఉన్నాయి కాబట్టి వారు మరొక వస్తువు నుండి సందేశాన్ని అందుకున్నప్పుడు సక్రియం అవుతారు కాబట్టి ఈ ప్రక్రియలో వారు సందేశాన్ని అందుకున్న తర్వాత వారు ఆ సేవను అందించే క్లయింట్కు ఏమి అందించాలో వారికి తెలుసు మరియు తదనుగుణంగా నిష్క్రియాత్మక వస్తువుల స్థితులు క్రియాశీల వస్తువులు వారికి సందేశాలను పంపడం ద్వారా మారుతాయి కాబట్టి వీటిని సర్వర్ ఆబ్జెక్ట్స్ అంటారు కాబట్టి సమకాలీకరించాల్సిన విభిన్న పరిస్థితులు ఉన్నాయని నేను ఇప్పుడే పేర్కొన్నాను సమకాలీకరణ అంటే ఏమిటో మనం అర్థం చేసుకోవాలి మరియు సమస్యలు ఏమిటి మీరు ఒక సంస్థలో పనిచేస్తున్నారని అనుకుందాం లేదా మీ కళాశాలలో నెట్వర్క్కు అనుసంధానించబడిన ఒక ప్రింటర్ ఉందని మీ అందరికీ తెలియకపోతే మీలో చాలామందికి తెలియని పరిస్థితిని తీసుకుందాం నేను కలిగి ఉన్నది నెట్వర్క్కు అనుసంధానించబడిన ప్రింటర్ ఇది నెట్వర్క్ మరియు వేర్వేరు కంప్యూటర్లు అనుసంధానించబడి ఉన్నాయి C1 ఒక కంప్యూటర్ C2 మరొక కంప్యూటర్ C3 మరొక కంప్యూటర్ ఇవి అన్ని నెట్వర్క్కు అనుసంధానించబడి ఉన్నాయి ఈ రోజుల్లో మనకు ఎల్లప్పుడూ LAN లేదా Wi Fi లో కంప్యూటర్లు కనెక్ట్ చేయబడతాయి ఇప్పుడు ఈ కంప్యూటర్లలో వేర్వేరు స్వతంత్ర వ్యక్తులు పనిచేస్తున్నారు కాబట్టి వారు ఒకే ప్రింటర్కు ప్రింటింగ్ కోసం ఫైళ్ళను పంపాలని నిర్ణయించుకుంటారు ఒకే ప్రింటర్ మాత్రమే ఉంది కాబట్టి C1 file1 ను ప్రింట్ చేయమని కోరిందని మరియు C2 file2 ను ఒకే సమయంలో ప్రింట్ చేయమని కోరిందని అనుకుందాం ఫైల్ 1 కి 10 పేజీలు ఉన్నాయని చెప్పండి ఇది 20 పేజీలు అని చెప్పండి కాబట్టి ఈ రెండు అభ్యర్థనలు ఆబ్జెక్ట్ ప్రింట్లోకి వస్తాయి ఫైల్ యొక్క ప్రతి పేజీ ఖచ్చితంగా ముద్రించాల్సిన అవసరం ఉందని ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు మీరు ఫైల్ 1 యొక్క రెండు పేజీలను ఆపై ఫైల్ 2 యొక్క మూడు పేజీలను ముద్రించాలని మీరు కోరుకోరు లేదా మీరు బ్యాక్ టు బ్యాక్ ప్రింటింగ్ చేస్తుంటే పరిస్థితి మరింత దిగజారిపోతుంది మీరు ఒక పేజీలో ఫైల్ 1 యొక్క పేజీని ప్రింట్ చేస్తారు మరియు వెనుకవైపు మీరు ఫైల్ 2 యొక్క పేజీని ప్రింట్ చేస్తారు మీరు దానిని నివారించాలనుకుంటున్నారు కానీ అభ్యర్థన కలిసి వచ్చింది మరియు అభ్యర్థన అదే సమయంలో ముద్రించబడినది కాబట్టి సి 1 కంప్యూటర్ 1 ప్రింటర్ ఫైల్ 1 ను ప్రింట్ చేయమని అభ్యర్థిస్తున్న ఈ పరిస్థితిలో కూడా ప్రింటర్ ప్రత్యేకంగా C 1 కి అందుబాటులో ఉన్నట్లు అనిపిస్తుంది C2 అదే సమయంలో ప్రింటర్ ఆబ్జెక్ట్ p ని ఫైల్ F2 ను ప్రింట్ చేయమని అభ్యర్థించడం కూడా ప్రింట్ C2 కి మాత్రమే చెందినదని భావిస్తుంది ప్రస్తుతానికి C3 ప్రింటింగ్ కాదు కాని C3 కూడా అదే విధంగా ఆలోచిస్తుంది కాబట్టి ఈ సందర్భంలో విషయాలు సరిగ్గా జరిగేలా చూసుకోవాలి ఈ అభ్యర్థన మిళితం కాకూడదు కాబట్టి ఈ ప్రింటింగ్ పనులు లేదా ఫైల్ 1 మరియు ఫైల్ 2 ప్రింటింగ్ ఏదో ఒక విధంగా జరుగుతుందని మేము నిర్ధారించుకునే ప్రక్రియ అభ్యర్థన ఏదైనా ఏకపక్ష క్రమంలో రావచ్చు కాని అవి ఒక నిర్దిష్ట క్రమంలో సేవ చేయబడాలి తద్వారా ఫలితం స్థిరంగా ఉంటుంది అంటే నేను ఫైల్ 1 ను ప్రింట్ చేస్తాను అప్పుడు నేను file2 ను ప్రింట్ చేస్తాను లేదా file2 ను ప్రింట్ చేస్తాను అప్పుడు నేను file1 ను ప్రింట్ చేస్తాను లేదా నేను ఇప్పటికే file1 ను ప్రింట్ చేస్తున్నప్పుడు file 2 ను ప్రింట్ చేయాలనే అభ్యర్థన వస్తే ఆ అభ్యర్థన నేను ప్రింటింగ్ file1 తో పూర్తయ్యే వరకు ఏదో ఒకవిధంగా పక్కన పెట్టాలి కాబట్టి మనం దీన్ని చేయాల్సిన అవసరం ఉమ్మడి అధ్యయనాల పరంగా లేదా సమకాలీకరణ పరంగా దీనిని పరస్పర మినహాయింపు అంటారు పరస్పర మినహాయింపు అంటే ఒకే సమయంలో ఒకే వస్తువు ద్వారా సేవ చేయవలసిన ఒకటి కంటే ఎక్కువ అభ్యర్థనలు ఉంటే అప్పుడు అవి కొన్ని సీరియల్ క్రమంలో సేవ చేయబడతాయి ఇది రెండు అభ్యర్థనలు పరస్పరం ప్రత్యేకంగా ఉండాలి దయచేసి అన్ని అభ్యర్థనలు పరస్పరం అవసరం లేదు ఉదాహరణకు ఒక వస్తువుకు విలువ ఉంటే మరియు మరో రెండు వస్తువు ఒకేసారి జరిగే ఆ విలువను చదవడానికి అభ్యర్థనను పంపితే అదే వేరియబుల్ స్థానం నుండి మీరు ఎన్నిసార్లు విలువను చదివినా అదే విలువ మీకు లభిస్తుంది మీరు ఆ స్థలంలో ఆ విలువను వ్రాయవలసి వచ్చినప్పుడు పరిస్థితికి పరస్పర మినహాయింపు అవసరం అందువల్ల పరస్పర మినహాయింపు అవసరమయ్యే సమకాలీకరణ అవసరం మరియు సమన్వయం కోసం మూడు ప్రాథమిక వ్యూహాలు ఉన్నాయి సేవను అందించే నిష్క్రియాత్మక వస్తువు ఉన్న చోట ఒకటి సీక్వెన్షియల్ మరియు ఇది ఒక క్రియాశీల వస్తువుతో మాత్రమే అనుసంధానించబడి ఉంటుంది కాబట్టి నిష్క్రియాత్మక వస్తువుకు అభ్యర్థనను ఎప్పుడు పంపించాలో ఆ వస్తువు నిర్ణయిస్తుంది మరియు అందువల్ల నిష్క్రియాత్మక వస్తువు మరెవరూ నిష్క్రియాత్మక వస్తువు సేవ చేయదు కాబట్టి మేము మాట్లాడుతున్న ఉదాహరణ సందర్భంలో మీకు పిసి ఉందని మరియు మీకు ప్రింటర్ ఉందని అర్థం మీ ప్రింటర్ నేరుగా మీ PC కి కనెక్ట్ చేయబడింది మరెవరూ లేరు కాబట్టి ప్రింట్ టాస్క్ యాక్టివ్ ఆబ్జెక్ట్ ప్రింటర్ ఆబ్జెక్ట్ను నిష్క్రియాత్మకంగా నేరుగా ఉపయోగించవచ్చు ఈ పరిస్థితి కాలింగ్ ఫంక్షన్ లాగా ఫంక్షన్ ఇన్వొకేషన్ లాగా ఉంటుంది మరియు ఇది ఫంక్షన్ అని పిలుస్తారు సమకాలీకరణ యొక్క సరళమైన పరిస్థితి ఇది రెండవది guarded concurrency గా పిలువబడుతుంది ఇది ఏమిటంటే అభ్యర్థన క్రియాశీల వస్తువు ప్రింట్ టాస్క్ ప్రింట్ చేయడానికి బహుళ ఫైళ్లు ఉన్నాయని తెలుస్తుంది కాబట్టి కంప్యూటర్లు C 1 మరియు C2 అభ్యర్ధనను నేరుగా ప్రింటర్కు పంపవు కాని అది మరొక వస్తువును ప్రింట్ టాస్క్ లేదా ప్రింట్ మేనేజర్ రకమైన వస్తువు అని పంపుతుంది ఇది రెండు అభ్యర్థనలను అందుకున్నది వాటి మధ్య కొంత రకమైన క్యూ చేయవచ్చు రాకపై వాటిని ఒక్కొక్కటిగా ప్రింటర్కు పంపండి కాబట్టి నిష్క్రియాత్మక ఆబ్జెక్ట్ ప్రింటర్ నుండి చూస్తే అది ఒకదాని తరువాత ఒకటిగా టాస్క్లను పొందుతుంది అయితే వాస్తవానికి అభ్యర్థనను అందుకున్న క్రియాశీల వస్తువు అయిన ప్రింట్ టాస్క్ ఒక సీరియల్ ఆర్డర్లో బహుళ అభ్యర్థనను ఎలా ఉంచాలో నిర్వహిస్తుంది కాబట్టి ఈ ప్రింట్ టాస్క్ ప్రాథమికంగా గార్డును అందిస్తుంది అభ్యర్థన అదే సమయంలో ప్రింటర్లో ఉండదు కాబట్టి సంరక్షించబడిన ఉమ్మడి పరిస్థితి అనేది ఇన్వోకింగ్ వస్తువు లేదా క్లయింట్ వస్తువు పరస్పర మినహాయింపును నిర్వహించే పరిస్థితి చివరి సందర్భంలో మీకు తెలిస్తే ఈ రోజుల్లో చాలా ప్రింటర్లు అభ్యర్థనలను క్యూ చేయడానికి అంతర్గత యంత్రాంగాన్ని కలిగి ఉంటాయి వీటిని ప్రింటర్ స్పూలర్స్ అంటారు కాబట్టి మీ ప్రింటర్ స్పూలర్ను కలిగి ఉండటానికి తగినంతగా అభివృద్ధి చెందింది కాబట్టి నిష్క్రియాత్మక ఆబ్జెక్ట్ ప్రింటర్కు ఒకేసారి రెండు అభ్యర్థనలు ఇవ్వవచ్చు కాని అది అంతర్గతంగా స్పూలింగ్ చేస్తుంది ఇది అంతర్గతంగా క్యూయింగ్ చేస్తుంది మరియు రెండు అభ్యర్థన యొక్క క్రమాన్ని నిర్వహిస్తుంది కాబట్టి ఈ సందర్భంలో ప్రింటర్ లేదా సర్వర్ ఆబ్జెక్ట్ వాస్తవానికి పరస్పర మినహాయింపును నిర్వహిస్తుంది మరియు బహుళ ముద్రణ పనులు ప్రింటర్కు ముద్రణ అభ్యర్థనను గుడ్డిగా షూట్ చేస్తాయి ఈ పరిస్థితి ఉంటే అది ఉమ్మడి ప్రాప్యత యొక్క పరిస్థితి అని మేము చెప్తాము కాబట్టి మేము మూడు రకాల ఉమ్మడి సీక్వెన్షియల్ కాపలా మరియు ఏకకాలంలో చూశాము